గత ఉపన్యాసంలో మనము బ్లాక్ బాడీ ను ఒక గోళాకార కుహరంగా నిర్వచించాము మరియు ఒకవేళ నేను బ్లాక్ బాడీ రేడియేషన్ ను అధ్యయనం చేయాలనుకుంటే నేను ఒక గోళాకార కుహరం నుండి వచ్చే రేడియేషన్ ను అధ్యయనం చేయగలనని తెలియజేసి ముగించాను ఇప్పుడు నేను ఒక గోళాకార కుహరంను తీసుకున్నప్పుడు కుహరంలోని శక్తి సాంద్రతఎనర్జీ డెన్సిటీ u అని పిలువబడేదాన్ని నిర్వచించబోతున్నాను నేను శక్తి సాంద్రత అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే u అనేది కుహరంలోని రేడియేషన్ యొక్క శక్తి సాంద్రత ఈ రేడియేషన్ ఎక్కడ నుండి వస్తుంది కాబట్టి ఒకవేళ వస్తువును ఒక ఉష్ణోగ్రత T వరకు వేడి చేస్తే కనిపించేది ఏమిటంటే అది కుహరాన్ని రేడియేషన్ తో నింపుతుంది మునుపటి మా ఉపన్యాసంలో బొగ్గుల ఉదాహరణను మీరు చూసినట్లుగా నేను ఈ బొగ్గులను కాల్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కుహరం నుండి ఎర్రటి కాంతి బయటకు రావడాన్ని మీరు చూడగలరు కాబట్టి ఉష్ణోగ్రతతో ఈ రేడియేషన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది మరియు ఇది అన్ని రేడియేషన్ తో నిండి ఉంటుంది మరియు ఒకవేళ నేను కుహరం లో ఒక చిన్న రంధ్రంను చేస్తే ఇక్కడ నుండి రేడియేషన్ బయటకు రావడం మొదలవుతుంది మరియు ఈ రేడియేషన్ గురించి మనము అధ్యయనం చేస్తాము కాబట్టి నేను అడిగే తదుపరి ప్రశ్న ఏమిటంటే u మరియు కుహరం యొక్క ఎమిసివ్ శక్తి మధ్య సంబంధం ఏమిటి నేను ఎందుకు చేస్తున్నాను అంటే మనము నెమ్మదిగా u పై ఆధారపడే ఎమిసివ్ శక్తిని పెంచుతాము మరియు చివరకు మనం ఏమి చేయబోతున్నామంటే u గురించి అధ్యయనం అంటే ఒకవేళ మీరు కుహరం నుండి వచ్చే రేడియేషన్ ను అర్థం చేసుకోబోతున్నట్లయితే ఎమిసివ్ శక్తిని అధ్యయనం చేయడం మంచిది మరియు u అనేది కుహరం లోపల శక్తిని విడుదల చేసే ఆసిలేషన్కు డోలకములకు సంబంధించినది కాబట్టి మేము ఈ పరిమాణాలన్నింటినీ వివరించాలనుకుంటున్నాము కాబట్టి ఈ సంబంధాన్ని కనుగొందాం కాబట్టి దీని కోసం నేను ఏమి చేస్తానంటే నేను ఈ కుహరాన్ని తీసుకుంటాను మరియు ఈ రంధ్రం వైశాల్యం a ను కలిగి ఉంది మరియు ఎంత రేడియేషన్ బయటకు వస్తుందో పరిశీలించండి కాబట్టి వైశాల్యానికి లంబంగా ఉండేటటువంటి ఒక కోణం ను సాలిడ్ ఆంగిల్ ఘన కోణం d లోపలికి ఒక కోణం ను చూడనివ్వండి మరియు నేను ఎంత రేడియేషన్ ను సేకరిస్తానో చూడండి కాబట్టి నన్ను నెమ్మదిగా దాన్ని పెంచనివ్వండి కాబట్టి నేను ఈ ప్రక్రియను మళ్ళీ చేస్తాను ఇది కుహరం మరియు నేను ఘన కోణాన్ని పరిశీలిస్తున్నాను ఒకవేళ నేను దూరం r ను చూస్తూ మరియు పొడవు యొక్క చిన్న పరిమాణంr ను పరిగణిస్తే అపుడు ఛాయా ప్రాంతం యొక్క ఈ ఘణపరిమాణం V అనేది d r2r తప్ప మరొకటి కాదు దాని లోపలి వికిరణ శక్తి d r2ruకు సమానంగా ఉంటుంది ఇదే దాని లోపలి వికిరణ సాంద్రత మరియు ఐసోట్రోపిక్ సమధర్మి కారణంగా ఈ రేడియేషన్ చుట్టూ విస్తరిస్తుంది కాబట్టి ఈ రేడియేషన్ చుట్టూ ఉన్న ఈ ప్రాంతం నుండి సాలిడ్ యాంగిల్ లోనికి విస్తరిస్తుంది కాబట్టి ఈ రేడియేషన్ వైశాల్యం a యొక్క రంధ్రంలోకి వచ్చేటువంటి సంభావ్యత అనేది ఘణపరిమాణం V 4లోని బిందువు లపై a చేత నిర్మితమైన సాలిడ్ యాంగిల్కి సమానంగా ఉంటుంది ఎందుకంటే 4అనేది సాలిడ్ యాంగిల్లోకి వెళ్లే రేడియేషన్ కాబట్టి నేను బిందువు లపై a మరియు ఘణపరిమాణం V చేత నిర్మితమైన సాలిడ్ యాంగిల్ 4 ను లెక్కించినట్లయితే అది సంభావ్యత అవుతుంది కాబట్టి మనం అలా చేద్దాం కాబట్టి ఇక్కడ ఈ కుహరం ఉంది ఇది ఛాయా ప్రాంతం మరియు ఇది a కాబట్టి ఈ a యొక్క లంబ మధ్యఛ్చేదంపర్పెడిక్యులర్ క్రాస్ సెక్షన్ ఎందుకంటే ఈ కోణం అనేది తీటా ఇది ఈ పర్పెడిక్యులర్ క్రాస్ సెక్షన్ ఇది కూడా ఇక్కడ తీటా కాబట్టి ఒకవేళ నేను దీనిని పెద్దగా చేస్తే ఇది a మరియు ఇది పర్పెడిక్యులర్ క్రాస్ సెక్షన్ ఈ కోణం తీటా కాబట్టి ఇది a cos అవుతుంది కాబట్టి a చేత నిర్మితమైన సాలిడ్ యాంగిల్ acosr2అవుతుంది కాబట్టి నేను ఈ ప్రాంతంలోకి వచ్చేటువంటి రేడియేషన్ గురించి మాట్లాడుతున్న దాని సంభావ్యత cos 4r2అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం కలిగివున్న ఘణపరిమాణం V నుండి వైశాల్యం a కి వచ్చేటువంటి మొత్తం రేడియేషన్ అనేది సంభావ్యత acos4r2రెట్లు రేడియేషన్ అవుతుంది అక్కడ ఉన్నటువంటిది బయటికి వెళ్ళేది మరియు అక్కడ ఉన్నటువంటి రేడియేషన్ మొత్తం dr2ru తప్ప మరేమీ లేదు నేను ఈ r2 ను రద్దు చేయబోతున్నాను ఇది au4cosdr గా వస్తుంది సరేనా కాబట్టి ఇప్పుడు సమయం t లో వైశాల్యం a నుండి దూరం c tవరకు r ct లో ఉన్న రేడియేషన్ మొత్తం వైశాల్యం a కి వస్తుంది కాబట్టి సమయం t లో వచ్చే మొత్తం రేడియేషన్ au4cosct c గా ఉంటుంది ఇక్కడ c అనేది కాంతి వేగం కాబట్టి ఇదే నేను కనుగొన్నది మనము కనుగొన్నది ఏమిటంటే నేను ఇటువంటి ఒక కుహరం ను కలిగి ఉంటే ఇది వైశాల్యం a అప్పుడు కోణం నుండి నుండి వస్తున్న రేడియేషన్ అనేది E au4dct గా ఉండి Et1a u4 c d అవుతుంది నేను అన్ని వైపుల నుండి వచ్చే శక్తిని లెక్కించాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ నేను d ను సమాకలనంఇంటిగ్రేషన్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఏకాంక వైశాల్యానికి మొత్తం శక్తి అనేది 1aEt అవుతుంది ఈ మొత్తం విషయం u4c తో సమాకలనంఇంటిగ్రేట్ చేయడం జరిగింది d అనేది d d గా ఉండబోతోంది నేను మర్చిపోయాను ఇక్కడ acos పైగా ఇక్కడ cosఇక్కడ cos ఇక్కడ ఇది u4c తప్ప మరొకటి కాదు 0 నుండి 2 పరిధిలో d ను సమాకలనం చేయాలి మరియు 0 నుండి 1 పరిధిలో cos ను సమాకలనం చేయాలి cos d ఇది u4c212 తప్ప మరొకటి కాదు ఇది uc4 ఏకాంక వైశాల్యానికి బయటికి వచ్చే మొత్తం శక్తి అనేది తీవ్రత తప్ప మరొకటి కాదు మరియు ఇది ఉద్గార శక్తికి కూడా సమానం మరియు నేను దీనిని కుహరం e అని వ్రాయగలను ఎందుకంటే ఇది ఒక బ్లాక్ బాడీ యొక్క ఎమిసివ్ పవర్ అంటాము కాబట్టి మనము నిశ్చయించింది ఏమిటంటే ఒక బ్లాక్ బాడీ కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక కుహరం ఉద్గార శక్తి ఏకాంక సమయానికి వైశాల్యం మీద uc 4 గా ఉంటుంది ఇక్కడ u అనేది శక్తి సాంద్రత మరియు c అనేది కాంతి వేగం